ఇప్పుడు 2Dలో ఏమి జరుగుతుందో చూద్దాం వాస్తవానికి ఏమి జరుగుతుందో మాకు ఇప్పటికే తెలుసు ఇది ఖచ్చితమైన సరిహద్దు కండీషన్ కాదు కానీ మనం చర్చను ఇంతకు ముందు దాని కంటే కొంచెం ముందుకు తీసుకువెళదాం మరియు మీరు దానిపై కొంత నియంత్రణ కలిగి ఉన్నారా కాబట్టి 2Dలో ఏమి జరుగుతుంది మళ్ళీ ఇది అలాంటిదే నాకు ఇక్కడ కొంత సరిహద్దు ఉంది మరియు ఇక్కడ ఒక అక్షాన్ని గీయండి మరియు ఇలా ప్రయాణించే తరంగం ఉందని చెప్పుకుందాం అటువంటి తరంగానికి సమీకరణం ఏమిటి ఒక kx మరియు ky తరంగం వెక్టార్ ఉంటుంది కాబట్టి నేను ఈ 2D తరంగం కోసం నేను ejωt kxx kyy అని వ్రాస్తాను మరియు ఇప్పుడు ఈ సరిహద్దు వద్ద నేను ∂E∂x1c∂E∂t0 విధించబోతున్నది ఈ సరిహద్దు కండీషన్ సరైనది కాబట్టి ఏమి జరుగుతుంది ఇప్పుడు అది సంతృప్తి చెందుతుందా కాబట్టి మొదటి ఉత్పన్నం నాకు ఏమి ఇస్తుంది అది నాకు − jkxని ఇస్తుంది మరియు రెండవ ఉత్పన్నం నాకు jωc ఇస్తుంది మరియు ఇది వాస్తవానికి 0 కి ఎందుకు సమానం కాదు ఎందుకంటే kx2 ky2 c2 కాబట్టి ఈ సమీకరణం చెల్లదు కాబట్టి ఈ తరంగానికి ఏమి జరుగుతుంది ఏమైనప్పటికీ ఇది ప్రతిబింబిస్తుంది సంఖ్యా ప్రతిబింబం ఉంటుంది కాబట్టి తరంగం ఇక్కడ తాకింది మరియు ఇది అభౌతిక సంఖ్యాపరంగా సరే కాబట్టి ఇది నా ఉద్దేశ్యంలో అవాంఛిత ప్రతిబింబం కాబట్టి ఇప్పటివరకు మేము FEM చర్చ విషయంలో కనీసం ఏమి చేసామో మేము దానితో జీవిస్తున్నామని చెప్పాము ఇది మీకు సరైనది ఇది θ 0 ఉన్నంత వరకు ఇది నాకు 0 ప్రతిబింబాన్ని ఇస్తుందని నా ఉద్దేశ్యం ఏదైనా నాన్జీరో θ నేను ప్రతిబింబాన్ని పొందబోతున్నాను అదే మేము సరి అని భావించాము కానీ ఇప్పుడు మనం ఏమి చేయడానికి ప్రయత్నించాలి అంటే ఈ ప్రతిబింబం యొక్క విలువను లెక్కించడం నా లోపం ఎంత చెడ్డదో నాకు తెలియాలి కాబట్టి చూద్దాం కాబట్టి R ఏది అని అడుగుదాం R అనేది ప్రతిబింబ గుణకం మరియు ఇది సంఖ్యా ప్రతిబింబ గుణకం గుర్తుంచుకోవాలి కాబట్టి నేను కూడా k అని వ్రాయగలను కాస్ మరియు సైన్ పరంగా వ్రాయవచ్చు కాబట్టి అది ఏమిటి kx cos θ మరియు ky k sin θ సరే కాబట్టి నాకు ఇక్కడ ఒక సంఘటన తరంగం ఉంది మరియు దాని పై ప్రతిబింబించే తరంగం ఇక్కడ సరే కాబట్టి సంఘటన క్షేత్రం అంటే ఏమిటి సంఘటన క్షేత్రం అనేది దిగువ ఎడమ నుండి ఎగువ కుడికి ప్రయాణించే తరంగం కాబట్టి నేను దీనిని ejωt k cos θx k sin θy అని ప్రతిబింబించే తరంగం Rejωtk cos θx k sin θy వ్రాయగలను మళ్ళీ సరే మొత్తం ఫీల్డ్ సంఘటనతో పాటు ప్రతిబింబించే దానికి సమానంగా ఉంటుంది ప్రతిబింబ గుణకం R నేను దానిని కనుగొనాలనుకుంటున్నాను అని నాకు తెలియదు So the boundary condition is going to say that this కాబట్టి సరిహద్దు కండీషన్ దీన్ని వర్తింపజేయండి ఇది నా FDTD చేస్తుంది ఇది సరే అని చెబుతుంది ఏ విద్యుత్ క్షేత్రం వస్తున్నా నేను ∂E∂x1c∂E∂t0 విధించబోతున్నాను మరియు అల సాధారణ కుడివైపు నుండి దూరంగా ప్రయాణిస్తున్నప్పుడు ఇది 0 కాదని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇది వాస్తవానికి θ యొక్క ఫంక్షన్గా R అంటే ఏమిటో లెక్కించడానికి అనుమతిస్తుంది కాబట్టి దానిని ప్రత్యామ్నాయం చేసి చూద్దాం x ఉత్పన్నం ఉంది t ఉత్పన్నం ఉంది y ఉత్పన్నం లేదు కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్లో నా ఉద్దేశ్యం ఈ సంఘటన మరియు ప్రతిబింబించే ఫీల్డ్లలో y పదం క్యాన్సల్ అవుతుంది విద్యార్థి ఇది వాస్తవానికి కాబట్టి అది ఉండాలి కాబట్టి ఈ సంఘటన అవును కాబట్టి ఇక్కడ కొంచెం గందరగోళం ఉంది ఈ సంఘటన క్షేత్రాన్ని యాంటెన్నా లేదా మరేదైనా బయటకు వచ్చే ఫీల్డ్గా భావించవద్దు అంటే ఇది సరిహద్దులో జరుగుతున్న ఫీల్డ్ కాదు నేను గమనించాలి ఈ సంఘటన వాస్తవానికి చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్ మాత్రమే మరియు ఇది సరిహద్దు పరిస్థితి ఖచ్చితంగా ఉంటే ప్రతిబింబించే ఫీల్డ్ ఏదీ ఉండకూడదు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అదే ఇంతకు ముందు నేను ఈ విధంగా ప్రయాణించే తరంగాన్ని తీసుకున్నాను అప్పుడు R సున్నా కాబట్టి ఈ మొత్తం 0 ఇప్పుడు ప్రతిబింబించే ఫీల్డ్ ఏమిటో తెలుసుకోవడానికి మేము దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాము విద్యార్థి అది FDTDలో మళ్లీ రెండు సూత్రీకరణలు ఉన్నాయి మొత్తం ఫీల్డ్ ఫార్ములేషన్ మరియు స్కాటర్డ్ ఫీల్డ్ ఫార్ములేషన్ మరియు ఫార్ములేషన్పై ఆధారపడి మేము చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్ లేదా మొత్తం ఫీల్డ్కు మాత్రమే సరిహద్దు పరిస్థితిని వర్తింపజేస్తాము కాబట్టి సంఘటన మరియు ప్రతిబింబంతో ఇక్కడ మొత్తం మరియు చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్ను కలపవద్దు ఇది భౌతిక ప్రతిబింబం కాదు నేను మెటీరియల్ని అక్కడ ఉంచలేదు ఇది సంఖ్యా ప్రతిబింబం సరే కాబట్టి మనం దీన్ని వర్తింపజేద్దాం మరియు ఏమి జరుగుతుందో చూద్దాం మొదటి పదం నాకు ఏమి ఇస్తుందో చూద్దాం కాబట్టి ఇది నిజానికి FDTD అమలు చేయబోయేది కాదు ఇది FDTD యొక్క విశ్లేషణ కాబట్టి ఇప్పటివరకు FDTD నవీకరణ సమీకరణాలలో మనం చూసిన వాటిలో E మరియు H మొత్తం ఫీల్డ్లు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ స్కాటర్ ఉంది మరియు ఇక్కడ నా సరిహద్దులు ఉన్నాయి కాబట్టి దానిపై అనుసరించే ఫీల్డ్లు ఏవైనా స్కాటర్డ్ ఫీల్డ్లు కాబట్టి నేను దానిపై ఈ సరిహద్దు షరతును విధించబోతున్నాను కానీ మనం ఇప్పుడు చేస్తున్నది ఖచ్చితమైన సరిహద్దు స్థితిలో దీని కారణంగా ప్రతిబింబించేది ఏమిటి అనే విశ్లేషణ కాబట్టి మొదటి పదం నాకు ఏమి ఇస్తుంది కాబట్టి నేను − k cos θ Rk cos θ 1c ωR ω0 పొందబోతున్నానుసరే కాబట్టి ఇక్కడ ఉన్న ఏకైక వేరియబుల్ R ఇది నాకు సరిగ్గా తెలియదు కాబట్టి నేను ఇక్కడ నుండి R ను cos θ−1 R cos θ1 వ్రాయగలను కాబట్టి నేను దీన్ని ఇక్కడ ప్లాట్ చేస్తే నేను ప్లాట్ చేస్తే |R| ఇక్కడ θ యొక్క విధిగా ఇది θ 0కి సమానం కాబట్టి θ 0 వద్ద ఏమి జరుగుతుంది 0 ఇక్కడ నుండి మొదలవుతుంది θ 90 అవును కాబట్టి |R| 1 అవుతుంది కాబట్టి ఇది దేనిని చూడటానికి అనుమతిస్తుంది అంటే ఈ విశ్లేషణ వాస్తవానికి FDTD లేదా దేనిపైనా ఆధారపడి ఉండదు ఇది సాధారణ విశ్లేషణ నేను ఏ నవీకరణ సమీకరణాలను చేర్చలేదు లేదా సరైనదే అయినా నేను అడుగుతున్నాను ఇది 2D వేవ్పై ఈ సరిహద్దు పరిస్థితిని విధించడం వల్ల కలిగే ప్రభావం ఏమిటి అంతే మీరు దీన్ని FEM చర్చలో కూడా చేసి ఉండవచ్చు కాబట్టి ఇది సరిహద్దు స్థితిని ఎలా రూపొందించాలనే దానిపై మీకు కొంత అంతర్దృష్టిని ఇస్తుందా ఇక్కడ ప్రతిబింబం θ 0 వద్ద 0 గా మారుతోంది నేను ఆ కోణాన్ని మార్చవచ్చా నేను వేరే కోణంలో ప్రతిబింబాన్ని తగ్గించాలనుకుంటే అది సాధ్యమేనా మీరు సరిహద్దు స్థితిని సరిగ్గా మార్చాలి కాబట్టి సరిహద్దు కండీషన్ ని మార్చడంలో ఏమి జరుగుతుంది కాబట్టి నా ఉద్దేశ్యం మేము దీన్ని తర్వాత చేస్తాము కానీ ప్రాథమికంగా నేను ఇక్కడ కొంత కొత్త పదాన్ని పరిచయం చేస్తే కొన్ని cos θ0 లేదా ఇక్కడ ఏదో ఇక్కడ ఈ వ్యక్తీకరణ కొన్ని కావలసిన θ వద్ద రద్దు చేయబడే విధంగా నేను ఈ సరిహద్దు కండీషన్ ని నియంత్రించగలను నా అనుకరణలో నాకు చాలా తెలుసు అని అనుకుందాం నా తరంగాలు ఏ కారణం చేతనైనా θ0 300 కి వస్తాయి నేను ఈసరిహద్దు పరిస్థితి మార్చగలను అంటే 300 సంపూర్ణంగా గ్రహించబడుతుంది మిగిలిన వాటిలో కొన్ని కూడా ఉంటాయి అవును అవును మీరు అదే విధంగా ఎడమవైపుకు మార్చాలి విద్యార్థి కానీ మాత్రమే మిగిలి ఉంది అవును కాదు కాబట్టి ఏమిటి మరియు ఈ వ్యుత్పత్తి కుడి సరిహద్దులో జరిగిన తరంగంకు సరైనది ఇప్పుడు నేను ఎడమ సరిహద్దు గురించి మాట్లాడుతుంటే నేను విధించే నా సరిహద్దు షరతు ఇది సరైనది కాదు ఇది మరొక సరిహద్దు కండీషన్ మరొక సరిహద్దు పరిస్థితి అంటే ఈ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 3 అవుతుంది మరియు నేను ప్రతిబింబ గుణకం ఏమిటో తెలుసుకోవడానికి ఇదే విధమైన విశ్లేషణ చేస్తాను మీరు అదే విషయాన్ని సరిగ్గా పొందుతారు కాబట్టి సాధారణంగా నా కంప్యూటేషనల్ డొమైన్ ఇలాంటిదే అయితే ఈ సెగ్మెంట్లలో ప్రతిదానిపై నాకు వేర్వేరు సరిహద్దు కండీషన్ లు ఉన్నాయి నేను ఎడమ సరిహద్దులో మా కుడి చేతి సరిహద్దు స్థితిని ఉపయోగిస్తే నేను θ 0 వద్ద 0 ప్రతిబింబం కూడా పొందలేను కాబట్టి ఆ తప్పు చేయవద్దు ప్రతిబింబం జోడించబడుతుంది మరియు ఇది దీనికి సమానంగా ఉంటుంది